నమస్కారముకాబట్టి ఈ వారంలో మనం కొన్ని 2 పోర్ట్ పారామీటర్స్ గురించి చర్చించాము ముఖ్యంగా z పారామీటర్స్ y పారామీటర్స్ మరియు తరువాత h పారామీటర్స్ g పారామీటర్స్ గురించి చర్చించాము ముందు సెషన్ లో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అయిన T పారామీటర్స్ గురించి చర్చించాము ఇప్పుడు సిస్టమ్ చాలా పెద్దదిగా మరియు సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఒక 2 పోర్ట్ నెట్వర్క్ను ఉంచడం ద్వారా మనం విశ్లేషించలేముకాబట్టి ఆ సందర్భంలో పూర్తి సిస్టమ్ ను బహుళ 2 పోర్ట్ నెట్వర్క్లుగా విభజించవచ్చు మరియు వాటిని సిరీస్ గా సమాంతరంగా లేదా క్యాస్కేడ్ నిర్మాణంలో అనుసంధానించవచ్చు కాబట్టి ఈ రోజు మనం వివిధ 2 పోర్ట్ నెట్వర్క్లను ఎలా అనుసంధానిస్తాము అనే దాని గురించి చర్చిస్తాము మరియు 2 పోర్ట్ నెట్వర్క్ల సిరీస్ సమాంతరంగా లేదా క్యాస్కేడింగ్ వంటి విభిన్న టోపోలాజికల్ స్థితిలో ఉత్తమ ఎంపికలు ఏమిటి అనే దాని గురించి కూడా చర్చిస్తాము కాబట్టి నెట్వర్క్ల యొక్క ఇంటర్ కనెక్షన్ను ప్రారంభిద్దాం కనుక మనం చర్చించిన విధంగా పెద్ద సంక్లిష్ట నెట్వర్క్ను విశ్లేషణ మరియు రూపకల్పన ప్రయోజనాల కోసం ఉప నెట్వర్క్లుగా విభజించవచ్చు ఉప నెట్వర్క్లను 2 పోర్ట్ నెట్వర్క్లుగా రూపొందించవచ్చుకాబట్టి మనం పెద్ద మరియు సంక్లిష్టమైన నెట్వర్క్ నుండి సృష్టించే ఉపనెట్వర్క్లను 2 పోర్ట్ నెట్వర్క్గా మారుస్తాము మరియు అసలు నెట్వర్క్ను నిర్వహించడానికి మనం వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాము కాబట్టి 2 పోర్ట్ నెట్వర్క్లను బిల్డింగ్ బ్లాక్లుగా పరిగణించవచ్చు మరియు సంక్లిష్ట నెట్వర్క్ను రూపొందించడానికి ఒకదానితో ఒకటి అనుసంధానించవచ్చని మనం ఇప్పుడు చెప్పగలం మనం చర్చించినట్లుగా ఇంటర్ కనెక్షన్ సిరీస్ సమాంతరంగా లేదా క్యాస్కేడ్ ఆకృతిలో ఉంటుంది ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ను 6 పారామీటర్ సెట్లలో దేని ద్వారా అయినా వివరించవచ్చు అవి ఏమిటి మనం z పారామీటర్స్ గురించి చర్చించాము తరువాత y పారామీటర్స్ గురించి చర్చించాము తరువాత h పారామీటర్స్ మరియు g పారామీటర్స్ ఆ తరువాత ట్రాన్స్మిషన్ పారామీటర్స్ మరియు ఇన్వెర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కనుక మునుపటి ఉపన్యాసాలలో మనం చర్చించిన 2 పోర్ట్ నెట్వర్క్ల ఆధారంగా 6 పారామీటర్స్ ఇవి ఇప్పుడు ఈ 6 పారామీటర్ సెట్ల సహాయంతో ఏదైనా ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ను వివరించవచ్చు కానీ నిర్దిష్ట సెట్లు లేదా పారామీటర్స్ ఉన్నాయి ఇవి ఖచ్చితమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి ఎలా ఒక ఉదాహరణ తీసుకుందాం నెట్వర్క్ సిరీస్లో ఉందని అనుకుందాం అంటే మనం సృష్టించిన సబ్ నెట్వర్క్లు అనగా ఏమైనా 2 పోర్టు నెట్వర్క్లు ఈ ఉప నెట్వర్క్లు సిరీస్లో ఉంటేపెద్ద నెట్వర్క్ యొక్క z పారామీటర్స్ ఇవ్వడానికి వ్యక్తిగత z పారామీటర్స్ జత చేయబడతాయి ఆ సందర్భంలో నెట్వర్క్లు ఉప నెట్వర్క్లు సిరీస్లో అనుసంధానించబడి ఉండడం మనం చూస్తాముపెద్ద నెట్వర్క్ యొక్క మొత్తం పారామీటర్ ని తెలుసుకోవడానికి z పారామీటర్స్ ను ఉపయోగించడం మంచిది అదేవిధంగా 2 పోర్ట్ నెట్వర్క్లు సమాంతరంగా అనుసంధానించ బడినప్పుడు ఆ సందర్భంలో పెద్ద నెట్వర్క్ యొక్క y పారామీటర్స్ లను ఇవ్వడానికి y పారామీటర్స్ లను జోడించవచ్చు కొన్ని క్యాస్కేడ్ నెట్వర్క్లు కూడా ఉండవచ్చు ఇక్కడ ఒక నెట్వర్క్ యొక్క అవుట్పుట్ ఇతర 2 పోర్ట్ నెట్వర్క్లకు ఇన్పుట్గా వెళుతుంది ఆ సందర్భంలో పెద్ద నెట్వర్క్ యొక్క ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను పొందడానికి వ్యక్తిగత ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను కలిపి గుణించవచ్చు ఇప్పుడు సిరీస్ సమాంతర మరియు క్యాస్కేడ్ కాంబినేషన్ అయిన ఈ 3 కలయికలు సర్క్యూట్ విశ్లేషణకు చాలా ముఖ్యమైనవి కాబట్టి మనం వివిధ నెట్వర్క్లను సిరీస్ సమాంతరంగా లేదా క్యాస్కేడ్ పద్ధతిలో పరస్పరం అనుసంధానించినప్పుడు ఈ పారామీటర్స్ లను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూస్తాము కాబట్టి నెట్వర్క్ సిరీస్ లో కనెక్ట్ అయినటువంటి మొదటి సందర్భం తీసుకుందాం కాబట్టి మీరు చిత్రంలో చూసినట్లయితే మనకు రెండు నెట్వర్క్లు ఉన్నాయి ఒకటి నెట్వర్క్ a మరియు రెండవది నెట్వర్క్ b ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి ఎందుకంటే V1a మరియు V1b అయిన వ్యక్తిగత వోల్టేజ్ లు V1 అయిన పూర్తి నెట్వర్క్ యొక్క వోల్టేజ్ను ఇస్తాయి అలాగే నెట్వర్క్ a లో ప్రవహించే కరెంట్ I1 నెట్వర్క్ b లో కూడా ప్రవహిస్తుంది ఎందుకంటే సిరీస్ నెట్వర్క్ విషయంలో అన్ని నెట్వర్క్ల ద్వారా ప్రవహించే కరెంట్ అదే విధంగా ఉంటుంది కాబట్టి కనుక ఇక్కడ నెట్వర్క్ సిరీస్లో కనెక్ట్ చేయబడింది అని చెప్పవచ్చు ఎందుకంటే పూర్తి నెట్వర్క్ పొందడానికి మీరు వోల్టేజ్లను జతచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం వోల్టేజ్ V1V1aV1b అని మనకు తెలుసుమనం మొదట రెండు నెట్వర్క్ల కోసం వ్యక్తిగత z పారామీటర్ సమీకరణాలను వ్రాస్తాము నెట్వర్క్ Na కోసం మనం వ్రాయగలిగేది ఏమిటి మనం V1az11aI1az12aI2aఅని వ్రాయవచ్చు అదేవిధంగాV2az21aI1az22aI2a కాబట్టి మీరు ఈ చిత్రం నుండి చూడవచ్చు ఇది ఈ నెట్వర్క్ యొక్క Z పారామీటర్ సమీకరణాలు ఇది ఇప్పుడే మనం చూసిన సమీకరణం అదేవిధంగా Nb అయిన రెండవ 2 పోర్ట్ నెట్వర్క్ కోసం మనం V1bz11bI1bz12bI2b V2bz21bI1bz22bI2b అని వ్రాయవచ్చు ఇప్పుడు మీరు ఈ చిత్రమును చూసినట్లయితే 2 పోర్ట్ నెట్వర్క్లు సిరీస్లో అనుసంధానించబడినందున I1I1aI1b అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు పోర్టులలో ఒకే కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి అదేవిధంగా V1V1aV1b కనుక ఈ రెండు సమీకరణాలను మనం నెట్వర్క్ a మరియు నెట్వర్క్ b కోసం స్వతంత్రంగా వ్రాసిన ఈ నాలుగు సమీకరణాలను సరళీకృతం చేయడానికి ఉపయోగించవచ్చు I1I1aI1bI2I2aI2b మరియు V1V1aV1b అని మనకు తెలుసు కాబట్టిమనకు ఏమి వస్తుంది అంటే V1V1aV1bz11az11bI1z12az12bI2 V2V2aV2bz21az21bI1z22az22bI2 ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలు చూసినట్లయితే మీరు ఏమి వ్రాయవచ్చు z11 z12 z21 z22 z11az11b z12az12b z21az21b z22az22b లేక zzazb సంక్షిప్తంగా మొత్తం నెట్వర్క్ యొక్క z పారామీటర్ మాత్రిక ను నెట్వర్క్ a మరియు b యొక్క వ్యక్తిగత z పారామీటర్ మాత్రిక యొక్క సమ్మెషన్ అని వ్రాయవచ్చు కాబట్టి దీనితో మొత్తం నెట్వర్క్ యొక్క z పారామీటర్స్ లు వ్యక్తిగత నెట్వర్క్ల z పారామీటర్స్ ల మొత్తం అని చెప్పగలం కనుక ఇప్పటి దాకా మనం చర్చించినది 2 పోర్ట్ నెట్వర్క్ల కోసం మనం దానిని సిస్టమ్ యొక్క మొత్తం నెట్వర్క్లో భాగమైన n సెట్ గల ఉప నెట్వర్క్ల కు విస్తరించవచ్చు ఇప్పుడు 2 పోర్ట్ నెట్వర్క్లను ఇతర పారామీటర్స్ లను ఉపయోగించి అనగా h పారామీటర్ తో సూచిస్తే మనం ఏమి చేయగలం నెట్వర్క్లు సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి విషయం ఏమిటంటే మొదట h పారామీటర్స్ లను వ్యక్తిగత నెట్వర్క్ల సంబంధిత z పారామీటర్స్ గా మార్చండి ఆపై నెట్వర్క్ యొక్క మొత్తం z పారామీటర్స్ లను పొందడానికి z పారామీటర్స్ ల సమ్మెషన్ ను ఉపయోగించండి ఆ తరువాత సిరీస్ నెట్వర్క్ కోసం అన్ని పారామీటర్స్ ను పొందినప్పుడు అనగా మొత్తం నెట్వర్క్ యొక్క z పారామీటర్ పొందినప్పుడు ఈ z పారామీటర్ ని మళ్లీ h పారామీటర్ గా మార్చవచ్చు నెట్వర్క్లో మనకు ఉన్న ఏ రకమైన ఇంటర్కనెక్షన్ కి అయినా ఇది వర్తిస్తుంది కాబట్టి y లేదా g లేదా ఉప నెట్వర్క్ల నుండి మీకు లభించే ఏదైనా ఇతర పారామీటర్ కి కూడా ఇదే వర్తిస్తుంది కనుక మీరు మొదట వాటిని z పారామీటర్స్ గా మార్చండి తరువాత వాటిని జోడించండి మరియు చివరి z పారామీటర్ మాత్రిక ను తిరిగి h పారామీటర్స్ మాత్రిక గా మార్చవచ్చు ఇప్పుడు నెట్వర్క్ సమాంతరంగా అనుసంధానించబడిన రెండవ సందర్భం ను పరిశీలిద్దాం ఇక్కడ మనకు నెట్వర్క్ a మరియు నెట్వర్క్ b ఉన్నాయి కనుక వాటి పోర్ట్ వోల్టేజ్ లు సమానంగా ఉన్నప్పుడు మరియు పెద్ద నెట్వర్క్ల పోర్ట్ కరెంట్ లు వ్యక్తిగత పోర్ట్ కరెంట్ ల మొత్తం అయినప్పుడు ఇవి సమాంతరంగా అనుసంధానించబడతాయి కనుక V1 మరియు V2 రెండు ఉప నెట్వర్క్లకు వర్తించబడతాయి మరియు I1I1aI1b ఇప్పుడు ఈ సందర్భంలో సర్క్యూట్ కి ఒక సాధారణ సూచన ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో ఇది రెండు ఉప నెట్వర్క్లకు సాధారణ సూచనకనుక మనం వాటిని కలిపి కనెక్ట్ చేస్తాము తద్వారా మొత్తం నెట్వర్క్ యొక్క సాధారణ సూచనను పొందుతాము కాబట్టి మీరు వాటన్నింటినీ సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు సాధారణ నెట్వర్క్ల ను మీరు ఒకదానితో ఒకటి కట్టివేస్తారు తద్వారా నెట్వర్క్లు ఉప నెట్వర్క్లు సమాంతరంగా ఉంటాయి ఇప్పుడు మనం ఏమి చేయాలి మొత్తం నెట్వర్క్ యొక్క y పారామీటర్స్ ను తెలుసుకోవడానికి మనం y పారామీటర్ సమీకరణాలను ఉపయోగించాలి ఈ 2 నెట్వర్క్లు సమాంతరంగా ఉన్నందున మనం మొదట y పారామీటర్ సమీకరణాలను ఉపయోగిస్తాము కాబట్టి నెట్వర్క్ a కోసం మనం ఏమి వ్రాయగలం I1ay11aV1ay12aV2a I2ay21aV1ay22aV2a ఇప్పుడు నెట్వర్క్ b కోసం మనం మళ్ళీ సమీకరణాలను వ్రాయవచ్చు I1by11bV1by12bV2b I2by21bV1by22bV2b ఇప్పుడు మనం చిత్రమును చూసినట్లయితే రెండు నెట్వర్క్లు సమాంతరంగా అనుసంధానించబడినందున మనం ఏం చెప్పగలం అంటే V1V1aV1bV2V2aV2b I1I1aI1bI2I2aI2b కాబట్టి ఇప్పుడు ఈ 2 సమీకరణాలలో వ్యక్తిగత కరెంట్ ల విలువలను ఉంచినట్లయితే మనకు ఏమి లభిస్తుంది మనకి ఏమి వస్తుంది అంటే I1I1aI1by11ay11bV1y12ay12bV2 I2I2aI2by21ay21bV1y22ay22bV2 మొత్తం నెట్వర్క్ యొక్క z పారామీటర్స్ వచ్చి y11 y12 y21 y22 y11ay11b y12ay12b y21ay21b y22ay22b లేక yyayb కాబట్టి సంక్షిప్తంగా మొత్తం నెట్వర్క్ యొక్క y పారామీటర్ సమీకరణం వ్యక్తిగత ఉప నెట్వర్క్ల యొక్క y పారామీటర్ మాత్రిక యొక్క సమ్మెషన్ గా వ్రాయవచ్చు మొత్తం నెట్వర్క్ యొక్క y పారామీటర్స్ ను వ్యక్తిగత నెట్వర్క్ల యొక్క వ్యక్తిగత y పారామీటర్స్ ను సంక్షిప్తం చేసి లెక్కించవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇది n సంఖ్య గల సమాంతరంగా అనుసంధానించబడిన 2 పోర్ట్ నెట్వర్క్లకు విస్తరించవచ్చు ఇప్పుడు నెట్వర్క్ క్యాస్కేడ్ పద్ధతిలో అనుసంధానించబడిన మూడవ సందర్భాన్ని చూద్దాం క్యాస్కేడ్ విధానం ఏమిటంటే నెట్వర్క్ a అవుట్పుట్ నెట్వర్క్ b కి ఇన్పుట్గా ఇవ్వబడుతుంది కనుక ఈ చిత్రంలో చూసినట్లయితే మనం ఏం చెప్పవచ్చు అంటే కరెంట్ I1 మరియు V1 మొత్తం నెట్వర్క్ యొక్క మొత్తం వోల్టేజ్ మరియు కరెంట్ మరియుI2 V2 అనేది మొత్తం నెట్వర్క్ యొక్క అవుట్పుట్ పోర్ట్ కరెంట్ ఇప్పుడు నెట్వర్క్ a యొక్క అవుట్పుట్ అయిన I2a నెట్వర్క్ b కి ఇన్పుట్ I1bగా ఇవ్వబడుతుంది దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే V2a I2a V1b I1b కాబట్టి మొదట ఈ 2 పోర్ట్ నెట్వర్క్ల కోసం నెట్వర్క్ సమీకరణాలను వ్రాద్దాం మనం ఏమి వ్రాయగలం మనం నెట్వర్క్ a కోసం ఏమి వ్రాయగలము అంటే V1a I1a ఇది నెట్వర్క్ యొక్క ABCD కి సమానమైన ఇన్పుట్ సైడ్ వెక్టర్ ఇంటూ V2a I2a ఇది నెట్వర్క్ a యొక్క అవుట్పుట్ వెక్టర్ అదేవిధంగా నెట్వర్క్ b కోసం కూడా మనం V1b I1b ని నెట్వర్క్b కొరకు ABCD పారామీటర్స్ కు సమానమైన ఇన్పుట్ వెక్టర్గా వ్రాయవచ్చు ఇది అనగా V2b I2b అవుట్పుట్ వెక్టర్ ద్వారా గుణించబడుతుంది ఇప్పుడు మనం చిత్రం నుంచి గమనించినది ఏమిటి మనం ఏం చెప్పవచ్చు అంటే V1 I1 V1a I1a అదేవిధంగా V2a I2a V1b I1b అదేవిధంగా అవుట్పుట్ వైపు మనం ఏమి వ్రాయగలం V2b I2b V2 I2 ఇప్పుడు మనకు చిత్రం నుండి ఈ సమాచారం ఉంది ఈ రెండు సమీకరణాలను చూసినట్లయితే మనం ఏమి వ్రాయవచ్చు మనం ఏమి వ్రాయగలం అంటే V1 I1 Aa Ba Ca Da V2a I2a V2a I2a V1b I1b అని మనకు తెలుసు కాబట్టి V1 I1 Aa Ba Ca Da V1b I1b కానీ V1b I1b Ab Bb Cb Db V2b I2b అందువల్ల V1 I1 Aa Ba Ca Da Ab Bb Cb Db V2b I2b ఇప్పుడు V2b I2b V2 I2 కనుక చివరకు మనకు ఏమి వస్తుంది మనకు ఏమి వస్తుంది అంటే V1 I1 Aa Ba Ca Da Ab Bb Cb Db V2 I2 కాబట్టి నెట్వర్క్ క్యాస్కేడ్ పద్ధతిలో అనుసంధానించబడి ఉంటే మొత్తం నెట్వర్క్ యొక్క ABCD పారామీటర్ ఉపనెట్వర్క్ల యొక్క వ్యక్తిగత ABCD పారామీటర్స్ V గుణకారం కావచ్చు కాబట్టి మీరు పోల్చినప్పుడు A B C D Aa Ba Ca Da Ab Bb Cb Db సంక్షిప్తంగా మీరు దానిని ఇలా వ్రాయవచ్చు TTaTb T అనేది ట్రాన్స్మిషన్ పారామీటర్ తప్ప మరొకటి కాదు దానినే ABCD పారామీటర్ అని కూడా పిలుస్తారు ఇది ప్రాథమికంగా ట్రాన్స్మిషన్ కి చాలా ముఖ్యమైన లక్షణం క్యాస్కేడ్ నెట్వర్క్ అందువల్ల క్యాస్కేడ్ నెట్వర్క్ విషయంలో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను చాలా ఉపయోగకరంగా చేస్తుంది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక విషయం మనం ఇక్కడ చూస్తున్న మాత్రికల గుణకారం తప్పనిసరిగా N a మరియు N b నెట్వర్క్లు క్యాస్కేడ్ చేయబడిన క్రమంలో ఉండాలి కాబట్టి b అనేది a నెట్వర్క్ను అనుసరిస్తుంటే అప్పుడు మాత్రిక గుణకారం TaTbఅవుతుంది తప్పTbTaకాదు మనకు చాలా పెద్ద నెట్వర్క్ ఉండి మరియు ఇది క్యాస్కేడ్ 2 పోర్ట్ నెట్వర్క్ల సమితిగా అనుసంధానించబడి ఉన్నట్లయితేమొత్తం నెట్వర్క్ యొక్క T పారామీటర్ వ్యక్తిగత ఉప నెట్వర్క్ల యొక్క అన్ని T పారామీటర్ల మాత్రికల గుణకారం కాబట్టి మొత్తం పెద్ద నెట్వర్క్లో భాగమైన n 2 పోర్ట్ నెట్వర్క్లు ఉన్నాయని మనం చెబితే అన్ని n T పారామీటర్ మాత్రికలు క్యాస్కేడ్ నెట్వర్క్లు అనుసంధానించబడిన క్రమంలో గుణించబడతాయి ఇప్పుడు కొన్ని ఉదాహరణల సహాయంతో మనం ఇప్పటివరకు చర్చించిన నెట్వర్క్ యొక్క ఇంటర్కనెక్షన్ భావనలను అర్థం చేసుకుందాం ఇప్పుడు ఈ సందర్భంలో ఒక 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ ఇవ్వబడ్డాయి రెండవ నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ మనం కనుగొనాలి ఈ రెండూ సిరీస్లో అనుసంధానించబడినందున మనం రెండవ 2 పోర్ట్ నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ ను తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మీరు చూసే రెండవ 2 పోర్ట్ నెట్వర్క్ మరియు మొత్తం నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ ని పొందడానికి మనం ఈ రెండు Z పారామీటర్ మాత్రికలను సంకలనం చేయవచ్చు కాబట్టి మొదట పని ఏమిటంటేఎగువ నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ మనకు తెలుసుతరువాత మనం దిగువ నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ ను కనుగొనాలి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన 2 పోర్ట్ నెట్వర్క్ను పోల్చినట్లయితే ఇది T నెట్వర్క్ యొక్క ఒక రూపం అని మీరు చెప్పవచ్చు కాబట్టి మనం ఈ రకమైన నెట్వర్క్ యొక్క Z పారామీటర్స్ ను z12bz21b10z11bz22b గా వ్రాయవచ్చు రెండవ 2 పోర్ట్ నెట్వర్క్ విషయంలో అది Nb అని చెప్పినట్లయితే మనం Z పారామీటర్ మాత్రిక ను కంపైల్ చేయవచ్చు అయితే అది అన్ని మూలకాలను 10 కి సమానంగా కలిగి ఉంటుంది మరియు మొదటి 2 పోర్ట్ నెట్వర్క్ కోసం ఇప్పటికే Z పారామీటర్స్ చేతిలో ఉన్నాయి కనుక మొత్తం నెట్వర్క్ యొక్క Z పారామీటర్ ని పొందవచ్చు కాబట్టి మనం ఏమి వ్రాయగలం zzazb12 8 8 20 10 10 10 10 22 18 18 30 కానీ V1z11I1z12I222I118I2 V2z21I1z22I218I130I2 ఇన్పుట్ పోర్ట్ వద్ద కూడా V1VS 5I1 మరియు అవుట్పుట్ పోర్ట్ వద్ద V2 20I2I2 V220 పైన పేర్కొన్న రెండు సంబంధాలను z పారామీటర్స్ యొక్క మొదటి సమీకరణం లో ప్రతిక్షేపిస్తే మనకు ఏమి వస్తుంది అంటే VS 5I122I1 1820V2VS27I1 0 9V2 అదేవిధంగా z పారామీటర్స్ యొక్క రెండవ సమీకరణంలో అదే సంబంధాలను ఉపయోగిస్తే V218I1 3020V2I12 518V2 పై రెండు సమీకరణాలను ఉపయోగించి VS272 518V2 0 9V22 85V2V2VS12 850 3509 కాబట్టి మీరు చూసినట్లయితే ఇచ్చిన సర్క్యూట్తో మీరు వాటిని 2 పోర్ట్ ఉప నెట్వర్క్లుగా మార్చవచ్చు మరియు ఈ సందర్భంలో నెట్వర్క్ సిరీస్లో అనుసంధానించబడి ఉన్నందున ఈ ప్రత్యేక ఉదాహరణలో ఇచ్చిన VS ద్వారా V 2 యొక్క సమాధానాన్ని తెలుసుకోవడానికి మనం Z పారామీటర్స్ ను ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు సర్క్యూట్ యొక్క Y పారామీటర్స్ ను తెలుసుకోవలసిన మరొక ఉదాహరణ తీసుకుందాంకనుక ఈ 2 పోర్ట్ ఉపనెట్వర్క్లు సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయని మీరు చూసినట్లయితేమనం Y పారామీటర్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు మనం ఏమి చేయగలం మనం వ్యక్తిగత ఉపనెట్వర్క్ల యొక్క Y పారామీటర్స్ ను కనుగొనవచ్చు కాబట్టి వ్యక్తిగత ఉప నెట్వర్క్లు అంటే ఒకటి ఈ ఉప నెట్వర్క్ మరియు మరొకటి ఈ ఉపనెట్వర్క్ కాబట్టి మనం Y పారామీటర్స్ యొక్క వ్యక్తిగత అంశాలను ఎలా కంపైల్ చేస్తాము అని Y పారామీటర్స్ విషయంలో మీరు గుర్తు చేసుకున్నట్లయితే మనం ఏం వ్రాయగలం అంటే y12ay21a j4y11a2j4y22a3j4 y12by21b 4y11b4 j2y22b4 j6 ఈ విధంగా yyayb6j2 4 j4 4 j4 7 j2 S కాబట్టి ఇప్పుడు దీనితో మనం వివిధ 2 పోర్టు నెట్వర్క్ల పరస్పర అనుసంధానం గురించి చర్చించిన మన నేటి సెషన్ను ముగిస్తున్నాము కనుక ఈ సెషన్లో మనం మునుపటి ఉపన్యాసాలలో చర్చించిన వివిధ 2 పోర్ట్ మీటర్స్ ను పెద్ద నెట్వర్క్లను విశ్లేషించడానికి ఏ పద్ధతిలోనైనా అనుసంధానించవచ్చు అని చెప్పగలం ధన్యవాదాలు